శుభాకాంక్షలు మాడ్యూల్ 2 యూనిట్ 16 కు స్వాగతం ప్రయోగశాలలు మరియు ఐచ్ఛిక సబ్జెక్టులను అంచనా వేయడం చివరి యూనిట్లో మేము కోర్సు నిష్క్రమణ సర్వే రూపకల్పన మరియు వాడకాన్ని చూశాము "కోర్సు నిష్క్రమణ సర్వేల రూపకల్పన మరియు ఉపయోగం" లో మనం చూసిన ప్రత్యేక రూపం చాలా సాధారణం ఇది ఏ రకమైన కోర్సుకైనా వర్తిస్తుంది కానీ ఇది ప్రయోగశాలలు మరియు ఐచ్ఛిక సబ్జెక్టులకు సంబంధించినప్పుడు కొన్ని నిర్దిష్ట సమస్యలు పెరుగుతాయి ఈ యూనిట్లో మేము ప్రయోగశాల మరియు ఐచ్ఛిక సబ్జెక్టుల కోసం నిష్క్రమణ సర్వేల రూపకల్పన మరియు ఉపయోగాన్ని అర్థం చేసుకోండి చివరి యూనిట్లో చర్చించిన కోర్సు నిష్క్రమణ సర్వే చాలా సాధారణం కోర్ కోర్సులు ప్రయోగశాల కోర్సులు ఎలెక్టివ్ కోర్సులు ప్రాజెక్ట్ వర్క్ ఇంటర్న్షిప్ తదితర అన్ని విద్యా కార్యకలాపాలకు ఇది వర్తిస్తుంది అయినప్పటికీ కోర్ కోర్సులు కాకుండా ఇతర పాఠ్యాంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు కొన్ని అదనపు పరిశీలనలు అవసరం కావచ్చు కాబట్టి మేము చివరి యూనిట్లో చూసిన సర్వే కోర్ కోర్సులకు మరింత వర్తిస్తుంది ఇతర భాగాలకు వర్తించేంత సాధారణమైనప్పటికీ కోర్సు నిష్క్రమణ సర్వేల రూపకల్పన మరియు ఉపయోగించడంలో కొన్ని అదనపు సమస్యలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది కాబట్టి ఈ యూనిట్లో మేము ప్రయోగశాల కోర్సులు మరియు ఎలిక్టివ్ కోర్సులను పరిశీలిస్తాము ఇప్పుడు ప్రయోగశాలలు నిర్వహించబడే విధానం అలాగే ఎలెక్టివ్ కోర్సులు నిర్వహించే విధానం సంస్థలలో గణనీయమైన వైవిధ్యం ఉంది ప్రయోగశాలలు మరియు ఎలెక్టివ్ కోర్సులకు సంబంధించి వాస్తవానికి విపరీతమైన వైవిధ్యం టైర్ 1 ఇన్స్టిట్యూట్లలో బోధకుడికి స్వేచ్ఛ ఉంది ప్రయోగశాలలను సంబంధిత థియరీ కోర్సులుగా విలీనం చేయవచ్చు అంటే ఒక కోర్సు కోడ్తో ఒకే కోర్సు ఉదాహరణకు క్రెడిట్ నిర్మాణం 3 0 1 అంటే మూడు గంటల సిద్ధాంతం ట్యుటోరియల్స్ కు జీరో గంటలు మరియు ఒక గంట ప్రయోగశాల పని ఇది సాధారణంగా వారానికి రెండు గంటల పని అని అనువదిస్తుంది కాబట్టి సిద్ధాంతం మరియు సంబంధిత ప్రయోగశాల ఒకే కోర్సులో విలీనం చేయబడ్డాయి మరియు ఒకే గ్రేడ్ ఉంది చివరికి ఈ కోర్సుకు సంబంధించి ఇవ్వబడుతుంది లేదా దీనిని స్వతంత్ర కోర్సుగా అందించవచ్చు ఉదాహరణ 0 0 2 అంటే సిద్ధాంతం లేదు ట్యుటోరియల్స్ లేవు 2 క్రెడిట్ల విలువైన ప్రయోగశాల పని మాత్రమే అంటే వారానికి నాలుగు గంటలు ఇది స్వయంగా ఒక కోర్సు మరియు దీనికి గ్రేడ్ ఇవ్వబడుతుంది కాబట్టి ప్రయోగశాల పని ఆధారంగా మాత్రమే గ్రేడ్ ఇవ్వబడుతుంది ప్రయోగశాల కోర్సును స్వతంత్ర కోర్సుగా అందిస్తారు రెండూ సాధ్యమే టైర్ 2 ఇన్స్టిట్యూట్స్ ప్రస్తుతం భారతదేశంలో సర్వసాధారణమైన దృశ్యం ఏమిటంటే ప్రయోగశాలలను స్వతంత్ర కోర్సులుగా అందిస్తున్నారు అంటే సాధారణంగా సిద్ధాంతం లేదు ట్యుటోరియల్స్ లేవు మరియు ప్రయోగశాల క్రెడిట్స్ మాత్రమే ఉన్నాయి మరియు అది స్వయంగా ఒక కోర్సు అవుతుంది మరియు గ్రేడ్ ఇవ్వబడుతుంది సంబంధిత సిద్ధాంతం ఒక కోర్సులో బోధించబడుతుంది దీనికి భిన్నమైన కోర్సు కోడ్ ఉంటుంది సంబంధిత సిద్ధాంతం లేదని కాదు కానీ ఇది ప్రత్యేకమైన కోర్సు కోడ్తో విభిన్నమైన ప్రత్యేక కోర్సు మరియు సిద్ధాంతం భాగానికి మరియు ప్రయోగశాల భాగానికి తరగతులు విడిగా ఇవ్వబడతాయి కాబట్టి ప్రయోగశాల స్వయంగా ఒక కోర్సు అవుతుంది ఇది టైర్ 2 ఇన్స్టిట్యూట్స్లో సర్వసాధారణమైన దృశ్యం మీకు ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంటే అంటే సిద్ధాంతం మరియు ప్రయోగశాల రెండూ కలిపి అప్పుడు కోర్సు నిష్క్రమణ సర్వే ప్రయోగశాల భాగానికి సంబంధించి చాలా ప్రశ్నలను అనుమతించదు కారణం సిద్ధాంత భాగానికి సంబంధించి మనకు ఇప్పటికే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అప్పుడు ప్రయోగశాల భాగానికి సంబంధించి మనం అడగగల ప్రశ్నల సంఖ్య చాలా ఉండకపోవచ్చు ఎందుకంటే అన్ని సర్వే ఫారమ్లకు పరిమిత పొడవు ఉండాలి మాకు చాలా ప్రశ్నలు ఉన్న సర్వే ఫారం ఉండకూడదు ఇది మంచి డిజైన్ కాదని మేము ఇప్పటికే చూశాము ఇంటిగ్రేటెడ్ కోర్సు కోసం కోర్సు నిష్క్రమణ సర్వే ప్రయోగశాల భాగాలకు సంబంధించి చాలా ప్రశ్నలను అనుమతించకపోవచ్చు ఎందుకంటే ఒక సర్వే చాలా పొడవుగా ఉండదు మరోవైపు ప్రయోగశాల మాత్రమే కోర్సు కోసం కోర్సు నిష్క్రమణ సర్వే మరింత విస్తృతంగా ఉంటుంది మీకు మరిన్ని ప్రశ్నలు ఉండవచ్చు ఇంటిగ్రేటెడ్ కోర్సు కోసం కూడా ప్రయోగశాల భాగం కోసం మాత్రమే ప్రత్యేక నిష్క్రమణ సర్వేను కలిగి ఉండటం సాధ్యమే ఎందుకంటే మేము తప్పనిసరిగా ఎగ్జిట్ సర్వేను డేటా సేకరించడానికి ఉపయోగిస్తున్నాము ఇది తరువాతి సమయంలో కోర్సు అమలును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ కోర్సు విషయంలో కూడా ప్రయోగశాల భాగానికి మాత్రమే ప్రత్యేక నిష్క్రమణ సర్వే చేయకుండా ఏమీ నిరోధించదు వాస్తవానికి మేము అలా చేస్తే ప్రయోగశాలలకు సంబంధించి మరింత వివరమైన డేటాను పొందగల ప్రయోజనం మాకు ఉంది కాబట్టి కోర్సు ఇంటిగ్రేటెడ్ కోర్సు అయినప్పటికీ ప్రయోగశాల భాగం కోసం మాత్రమే ప్రత్యేక నిష్క్రమణ సర్వేను కలిగి ఉండటం అవసరం కాబట్టి మేము ప్రయోగశాల కోర్సుల కోసం కోర్సు నిష్క్రమణ సర్వేలను రూపకల్పన చేస్తున్నప్పుడు ఫారమ్ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ లేదా ఇన్స్టిట్యూట్ స్థాయిలో ఉన్న కొన్ని సారూప్య విభాగాలు అయినటువంటి IQAC పాల్గొనడం విలువైనదే కావచ్చు ఇటువంటి విభాగాలు నిష్క్రమణ సర్వే రూపకల్పనలో పాల్గొంటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఎగ్జిట్ సర్వే ఫారమ్ ఎక్స్పోజర్ ప్రయోగశాల కోర్సును మెరుగైన మార్గంలో అమలు చేయడంలో బోధకుడికి సహాయపడుతుంది ఇది కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది కాని ప్రాథమికంగా సర్వే ఫారమ్కు గురికావడంద్వారా ప్రయోగశాల అనుభవాన్ని మంచి మార్గానికి ఉపయోగించుకునే వీలు ఉంది కాబట్టి మేము ప్రయోగశాల కోర్సుల కోసం ఒక నిష్క్రమణ సర్వేను రూపకల్పన చేసి అధ్యాపకులు మరియు విద్యార్థులతో పంచుకోగలిగితే అది అభ్యాసంపై కొంత సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది అలాగే ప్రయోగశాల కోర్సు అమలు చేయబడిన విధానం ప్రత్యేకమైన డిజైన్ ఏమి లేదు మన నిర్దిష్ట సందర్భంలో ఏది ఉత్తమంగా పనిచేస్తుందో మనం ప్రయోగాలు చేయాలి కోర్సు నిర్వహణ అభ్యాస పర్యావరణం కోర్సు ఫలితాలు బోధకుల లక్షణాలు వంటి చివరి యూనిట్లో చర్చించిన ప్రశ్నలు ప్రయోగశాల కోర్సులకు కూడా వర్తిస్తాయి అవసరమైన చోట ఇది కొన్ని చిన్న మార్పులు కావచ్చు కానీ మనం అడగ గలిగే ప్రయోగశాలలకు సంబంధించిన కొన్ని సాధారణ అదనపు ప్రశ్నలు "ప్రయోగశాల పని పేర్కొన్న సామర్థ్యాలను సాధించడంలో సహాయపడింది" ప్రయోగశాల పని సంబంధిత సిద్ధాంత కోర్సుల నుండి పొందిన జ్ఞానానికి విలువను జోడించింది థియరీ కోర్సు విద్యార్థికి ఒక రకమైన జ్ఞానం నైపుణ్యాలు మరియు వైఖరిని ఇస్తుంది ప్రయోగశాల పని అది దానికి ఏదైనా విలువను చేకూరుస్తుందా లేదా సిద్ధాంత తరగతిలో నేర్చుకున్నదానిని పునరావృతం చేస్తుందా అని పరిశీలించాలి ప్రయోగాలు చేయటానికి అందించిన సమయం అనవసరంగా ఎక్కువ సమయం సరిపోదు ఇప్పుడు ఈ సమాచారం ప్రయోగశాలను ప్లాన్ చేయడానికి మాకు సహాయపడుతుంది తరువాతిసారి కోర్సును అందించినప్పుడు ముఖ్యంగా టైర్ 1 ఇన్స్టిట్యూట్స్లో మెరుగైన మార్గంలో ఉపయోగించడం ఎందుకంటే టైర్ 2 లో మనకు గొప్ప స్వేచ్ఛ ఉండకపోవచ్చు "ప్రయోగశాల సెషన్ చివరిలో అంచనాలు ఉపయోగపడతాయి" NBA అవసరాలలో భాగంగా ప్రతి ప్రయోగశాల సెషన్ చివరిలో విద్యార్థుల పనితీరును అంచనా వేయడం మరియు రికార్డ్ చేయడం అవసరం ఈ అంచనాలు విద్యార్థులకు నిర్దిష్ట ప్రయోగం యొక్క ఫలితాలను తెలుసుకోవడంలో సహాయపడతాయి అలాగే కొన్ని ఇతర లక్షణాలు మరియు నైపుణ్యాలు అవసరం కావచ్చు ప్రయోగశాల సెషన్ చివరిలో ఈ అంచనాలు అవి విద్యార్థులకు సహాయపడతాయా లేదా అవి కేవలం సాధారణ ప్రశ్నలేనా గమనించాలి మరొక ముఖ్యమైన ప్రాంతం ప్రయోగశాల మాన్యువల్లు వాటికి సంబంధించి మనం అనేక ప్రశ్నలు అడగవచ్చు కాబట్టి సాధ్యమయ్యే కొన్ని ప్రశ్నలు "అందించిన ప్రయోగశాల మాన్యువల్లు పేర్కొన్న ఫలితాలను సాధించడానికి మరియు ప్రదర్శించడానికి సహాయపడతాయి" "ప్రయోగశాల మాన్యువల్లు ప్రయోగశాల పనిని పట్టికలను నింపడం 'గా తగ్గించాయి కొన్ని ఇన్స్టిట్యూట్లలో ప్రయోగశాల మాన్యువల్లు చాలా విస్తృతంగా ఉన్నాయి విద్యార్థి అలా నేర్చుకోవడానికి ఏమీ లేదు మొత్తం సెటప్ స్పష్టంగా వ్రాయబడింది లేదా ప్రోగ్రామింగ్ లాబొరేటరీ విషయంలో మొత్తం ప్రోగ్రామ్ ఇవ్వబడుతుంది విద్యార్థి కేవలం ప్రోగ్రామ్ టైప్ చేస్తాడు లేదా కొన్ని ఇతర ప్రయోగాల విషయంలో చేయవలసిన ప్రతిదీ మైక్రో స్టెప్స్ మాన్యువల్లో వివరించబడ్డాయి విద్యార్థి కేవలం ఒక మార్గం పద్ధతిలో మాన్యువల్లో ఇచ్చినదానిని పునరావృతం చేస్తాడు మరియు పట్టికలు కూడా ముద్రించబడతాయి విద్యార్థి చేయాల్సిందల్లా కొంత విలువను గమనించి టేబుల్పై నింపడం మాత్రమే ఆచరణాత్మకంగా ఎటువంటి అభ్యాసం లేదు కాబట్టి ప్రయోగశాల మాన్యువల్లు తయారుచేసిన విధానం అదే అయితే ప్రయోగశాల పనిలో ఏదైనా నేర్చుకోవడానికి అవి నిజంగా విద్యార్థులకు సహాయం చేయవు మరియు చాలా మంది విద్యార్థులు వాస్తవానికి ప్రయోగశాల మాన్యువల్ను ఇష్టపడకపోవచ్చు ఇది ప్రయోగాన్ని అన్వేషించడానికి లేదా క్రొత్తదాన్ని నేర్చుకోవడానికి వారికి సహాయపడదు కాబట్టి మీరు ఒక ప్రశ్న అడగవచ్చు "ప్రయోగశాల మాన్యువల్లు ప్రయోగశాల పనిని కేవలం పట్టికలను నింపడానికి తగ్గిస్తాయి" వాస్తవానికి అటువంటి ప్రశ్న అది నిష్క్రమణ సర్వే రూపంలో ఉంటే ప్రయోగశాలను నిర్వహిస్తున్న ఒక బోధకుడు కూడా ఈ సమస్యపై సున్నితంగా ఉంటారు కాబట్టి సర్వేలో అలాంటి ప్రశ్న ఉందనే వాస్తవం ప్రయోగశాల మాన్యువల్ను సవరించడానికి బోధకుడిని సున్నితం చేస్తుంది కాబట్టి మేము ఈ ప్రశ్న అడగవచ్చు మరియు ప్రతిస్పందన గట్టిగా అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు సంబంధిత అభ్యాస సామగ్రి అందుబాటులో ఉంది మరియు సులభంగా ప్రాప్తిస్తుంది మిగిలిన మాన్యువల్స్ కు పరికరాల మాన్యువల్స్ కు సహాయపడతాయి అవన్నీ సులభంగా అందుబాటులో ఉంటాయి "ప్రయోగశాలలో సాంకేతిక సహాయక సిబ్బంది సహాయపడ్డారు" ఇది మనం అడగగల మరో ప్రశ్న ప్రయోగశాల పనిలో సహాయపడే సాధనాల వాడకంపై తగిన శిక్షణ ఇవ్వబడింది ఇప్పుడు తరచుగా ప్రయోగశాల పని సిద్ధాంతం పని చేసినంత జాగ్రత్తగా ప్రణాళిక చేయబడదు ప్రయోగశాల అభ్యాస అనుభవాన్ని మెరుగుపరిచే సాధనాలు తగిన శ్రద్ధను పొందవు ఈ సాధనాల వాడకంలో విద్యార్థులకు బాగా శిక్షణ ఇవ్వబడదు మరియు ఇది విద్యార్థులచే తక్కువ నాణ్యత గల అభ్యాసానికి దారితీస్తుంది ఉదాహరణకు ఒక సాధారణ ప్రోగ్రామింగ్ వాతావరణంలో ద్వారా కష్టపడతారు వారు ప్రోగ్రామ్లను సరిచేయడానికి ప్రయత్నిస్తారు కానీ అధికారిక పద్ధతిలో ప్రోగ్రామ్లను సమర్థవంతంగా డీబగ్ చేయడంలో సహాయపడే సాధనాల పరిచయం నిజంగా విద్యార్థులు నేర్చుకోలేదు అటువంటి శిక్షణ కోసం సూచనలు స్పష్టంగా అందించవు కాబట్టి మేము ప్రశ్న అడగవచ్చు ప్రయోగశాల పనిలో సహాయపడే సాధనాల వాడకంపై తగిన శిక్షణ ఇవ్వబడింది అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధిత ప్రాంతాలలో అనేక విభాగాలలో సర్క్యూట్ ఎమ్యులేటర్ల వంటి మంచి సాధనాలు ఉన్నాయి కానీ అవి ఎక్కువ లేదా తక్కువ అల్మారాల్లో బంధించబడి ఉంటాయి సాధారణ ప్రయోగశాల పనులలో ఈ సాధనాలు నిజంగా ఉపయోగించబడవు ఈ సాధనాల వాడకంపై విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వబడదు మరియు వాస్తవానికి కొన్నిసార్లు ఈ సాధనాల వాడకంపై ఎటువంటి శిక్షణ ఇవ్వరు మరియు దీనివల్ల అభ్యాస నాణ్యత తగ్గిపోతుంది వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ అవి సరిగా వినియోగించబడవు కాబట్టి మేము ఒక ప్రశ్న అడగవచ్చు "ప్రయోగశాల పనిలో సహాయపడే సాధనాల వాడకంపై తగిన శిక్షణ ఇవ్వబడింది " నేను చెప్పినట్లుగా ఈ ప్రశ్నను సర్వే రూపంలోనే కలిగి ఉండటం అధ్యాపకులు మరియు విద్యార్థులు ఇద్దరినీ అటువంటి సాధనాలను మరింత ప్రభావవంతమైన పద్ధతిలో ఉపయోగించుకునే అవకాశాలను అన్వేషించడానికి ప్రేరేపించవచ్చు అవసరమైన పరికరాలు బాగా నిర్వహించబడ్డాయి మరియు సరిగ్గా క్రమాంకనం చేయబడ్డాయి ప్రధానంగా ఇది చెల్లుబాటు అయ్యే ఫలితాలకు దారి తీయని ప్రయోగంలాగా కనిపిస్తుంది మరియు విద్యార్థి కలవరపడితే ప్రయోగశాల సహాయక సిబ్బంది లేదా బోధకులు వారు డేటాను పరిశీలించినప్పుడు వారు సాధారణంగా పరికరాలతో సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటారు ప్రయోగం సరిగ్గా నిర్వహించిన మరియు డేటాను సరిగ్గా రికార్డ్ చేసిన విద్యార్థులు ఫలితాలు చెల్లవు ఇది విద్యార్థి వైపు ఏదైనా లోపం వల్ల కాదు కానీ పరికరాల సమస్యల వల్ల వారి అమరిక సమస్యలు లేదా కొన్ని ఇతర సమస్యలు కావచ్చు కాబట్టి ఆ విధంగా ఇబ్బందులు ఇచ్చే పరికరం అని విద్యార్థికి తెలుస్తుంది కాబట్టి మనం ప్రశ్న అడగవచ్చు "అవసరమైన పరికరాలు బాగా నిర్వహించబడ్డాయి మరియు సరిగ్గా క్రమాంకనం చేయబడ్డాయి " వాస్తవానికి అక్రిడిటేషన్లో ఇది ముఖ్యమైన ప్రమాణాలలో ఒకటి పరికరాలు క్రమం తప్పకుండా సేవ చేయబడతాయి మరియు అవసరమైన విధంగా క్రమానుగతంగా క్రమాంకనం షెడ్యూల్ ఉండాలి అది కూడా ఆ వైపు నుండి అవసరం కాని విద్యార్థుల అభ్యాసము వైపు నుండి "అవసరమైన పరికరాలు చక్కగా నిర్వహించబడ్డాయి మరియు సరిగ్గా క్రమాంకనం చేయబడ్డాయి" అని ఈ ప్రశ్న అడగవచ్చు "అవసరమైన భాగాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాయి" ప్రయోగశాలలో భౌతిక వాతావరణం చక్కగా నిర్వహించబడింది కండక్సివ్ కోర్సులో కొన్ని అన్వేషణాత్మక అభ్యాసాన్ని

కాబట్టి విద్యార్థులు కొంచెం ఓపెన్ ఎండ్ పద్ధతిలో కొన్ని ప్రయోగాలను నిర్వహించడానికి వారికి అవకాశం లభిస్తే అది కొంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది మరియు విద్యార్థుల మెరుగైన అభ్యాసాన్ని సృష్టించవచ్చు కాబట్టి అలాంటి అవకాశం ఉందా కాబట్టి మేము విద్యార్థులను అడగవచ్చు కోర్సులో కొన్ని అన్వేషణాత్మక అభ్యాసాన్ని అనుమతించే ఓపెన్ ఎండ్ ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రయోగశాల కోర్సులకు సంబంధించి మనం అడగగలిగే కొన్ని ప్రశ్నలు కోర్ కోర్సుల కోసం కోర్సు ఎగ్జిట్ సర్వేతో మేము ఇప్పటికే కవర్ చేసిన విలక్షణమైన ప్రశ్నలతో పాటు ఉన్నాయి ఇప్పుడు ఎలిక్టివ్ కోర్సులు చూద్దాం ఎలిక్టివ్ కోర్సుల ఫలితాలు ప్రోగ్రామ్ ఫలితాలను మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను సాధించడానికి దోహదం చేస్తాయి దాని గురించి ఎటువంటి సందేహం లేదు ఏది ఏమయినప్పటికీ ఎన్బిఎ ప్రకారం ప్రోగ్రామ్ ఫలితాల సాధన మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాల గణనలో ఎలిక్టివ్ కోర్సుల ఫలితాల సాధన ఉపయోగించబడదు PO లు మరియు PSO ల కొరకు సాధించే లెక్కలు కేవలం కోర్ కోర్సుల యొక్క కోర్సు ఫలితాలపై ఆధారపడి ఉండాలని NBA నొక్కి చెబుతుంది ఇది బహుశా ఎలిక్టివ్ కోర్సులు దారితీస్తుంది ఎన్నుకునే కోర్సుల ఫలితాలు ప్రోగ్రామ్ ఫలితాలతో పాటు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలకు దోహదం చేస్తాయని గమనించండి వాస్తవానికి ఎలెక్టివ్స్ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి అవి సంబంధిత సాంకేతిక డొమైన్ యొక్క పరిణామాలకు మరింత ప్రతిస్పందించడానికి ఒక ప్రోగ్రామ్ను అనుమతిస్తాయి ఎందుకంటే కోర్ కోర్సులతో పోల్చితే ఎలెక్టివ్స్ చాలా సులభంగా పాఠ్యాంశాల్లో చాలా తరచుగా అందించవచ్చు కాబట్టి వారు ఒక ప్రోగ్రామ్ను మరింత డైనమిక్ మరియు సంబంధిత సాంకేతిక డొమైన్లోని పరిణామాలకు ప్రతిస్పందించడానికి అనుమతిస్తారు మరియు ఎన్నుకునే కోర్సుకు కూడా నాణ్యమైన లూప్ అవసరం ఎలెక్టివ్ కోర్సుకు సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ డేటాను పొందడం మరియు తదుపరిసారి కోర్సును అమలు చేయడంలో మెరుగుదలల కోసం ప్రణాళికలు రూపొందించడం చాలా ముఖ్యం కాబట్టి మేము CO ల సాధన కోసం లక్ష్యాలను నిర్దేశించాలి మేము CO ల యొక్క వాస్తవ సాధనను లెక్కించాలి మరియు అంతరాలు ఉంటే మేము మెరుగుదలల కోసం ప్రణాళిక చేయాలి కాబట్టి కోర్ కోర్సుల నుండి ఎలిక్టివ్ కోర్సులకు కోర్సుల నుండి ఫీడ్బ్యాక్ డేటాను పొందడం చాలా ముఖ్యం కాబట్టి కోర్ కోర్సులకు అలాంటి ఫీడ్బ్యాక్ పొందడం కంటే ఎలెక్టివ్ కోర్సులకు సంబంధించి నాణ్యమైన అభిప్రాయాన్ని పొందడం చాలా సవాలుగా ఉంటుంది ఎలెక్టివ్ కోర్సుల యొక్క కొన్ని విశిష్టతలను మేము చూస్తాము కాని ఎలిక్టివ్ కోర్సులకు కూడా ఫీడ్బ్యాక్ డేటాను పొందడం చాలా ముఖ్యం ఇప్పుడు ఎలిక్టివ్ కోర్సులకు సంబంధించి సంక్లిష్టతలు ఏమిటి వేర్వేరు సెమిస్టర్లలో అందించే ఎలెక్టివ్ కోర్సుల సంఖ్య మరియు ఈ ఎలిక్టివ్స్ నిర్మాణాత్మకంగా ఉన్న విధానం ఇన్స్టిట్యూట్ నుండి ఇన్స్టిట్యూట్ వరకు గణనీయంగా మారుతూ ఉంటాయి వాస్తవానికి ఎలిక్టివ్ కోర్సులకు సంబంధించి అపారమైన వైవిధ్యం ఉంది కొన్ని ఇన్స్టిట్యూట్లు చాలా పరిమితమైన ఎలిక్టివ్ కోర్సులను అందిస్తాయి మరికొన్ని విద్యార్థులకు విస్తృత ఎంపికను అందిస్తాయి వాస్తవానికి కొన్ని సందర్భాల్లో ఎలిక్టివ్ అనేది డిపార్టుమెంటుకు సంబంధించిన ఒక జోక్ ఉంది కారణం పాఠ్యాంశాల్లో పేర్కొన్న ఎలెక్టివ్ సెట్ ఉన్నప్పటికీ డిపార్ట్మెంట్ ఒకే ఎలిక్టివ్ మాత్రమే ఇవ్వవచ్చు కాబట్టి సమర్థవంతంగా ఇది విద్యార్థులకు కోర్ అవుతుంది కానీ కొన్ని సంస్థలు విద్యార్థుల కోసం విస్తృత ఎంపికను అందిస్తున్నాయి కేవలం పది పదిహేను ఎలెక్టివ్ కోర్సుల జాబితాను విద్యార్థులకు అందించారు మరియు విద్యార్థులు ఈ జాబితా నుండి ఏదైనా తీసుకోవచ్చు లేదా అవి సమూహంగా ఉండవచ్చు మరియు సెమిస్టర్ నిర్దిష్టంగా ఉండవచ్చు ఒక సెమిస్టర్లో రెండు ఎలిక్టివ్ గ్రూపులు ఉన్నాయని నేను చెప్పగలను మరియు గ్రూప్ వన్లో ఇవి కోర్సులు మరియు గ్రూప్ టూలో ఇవి కోర్సులు కాబట్టి విద్యార్థులు మొదటి గుంపు నుండి సరిగ్గా ఒక ఎలిక్టివ్ మరియు రెండవ గ్రూప్ నుండి సరిగ్గా ఒక ఎలిక్టివ్ తీసుకోవాలి అంటే ఎలెక్టివ్ కోర్సులు సమూహం చేయబడ్డాయి మరియు ఈ సమూహాలు చాలా సెమిస్టర్ ప్రత్యేకమైనవి ఒక నిర్దిష్ట సమూహం ఒక సెమిస్టర్ సమయంలో మాత్రమే అందించబడుతుంది కాబట్టి ఎలెక్టివ్ కోర్సులు ఈ విధంగా నిర్వహించబడే అవకాశం ఉంది అప్పుడు ఎలెక్టివ్ కోర్సులు ప్రవాహాలుగా నిర్మించబడటం కూడా సాధ్యమే ఆ కోణంలో తరువాతి సెమిస్టర్లలో ఎలెక్టివ్ కోర్సులు ఒకదానికొకటి సంబంధించినవి మరియు విద్యార్థులు వరుస సెమిస్టర్లలో ఒకే స్ట్రీమ్ నుండి ఎలిక్టివ్స్ తీసుకోవలసి ఉంటుంది ఉదాహరణకు ఈ విద్యార్థి ఇమేజ్ ప్రాసెసింగ్ మరియు నమూనా గుర్తింపు స్ట్రీమ్ నుండి ఒక ఎలెక్టివ్ను ఎంచుకుంటే తరువాతి సెమిస్టర్లో విద్యార్థి అదే స్ట్రీమ్ నుండి మరొక ఎలిక్టివ్ను ఎంచుకోవాలి కాబట్టి కొన్ని ఇన్స్టిట్యూట్లు వాస్తవానికి విద్యార్థులు ఒక స్ట్రీమ్లో చేసే అవకాశం ఉండవచ్చు అన్ని ఎలెక్టివ్లకు ఒకే సంఖ్యలో క్రెడిట్లు ఉండాలి అనేక సంస్థలు ఈ పరిమితిని విధిస్తాయి మరియు అది కార్యక్రమం యొక్క పరిపాలన సౌలభ్యం నుండి అన్ని ఎలెక్టివ్ 3 0 0 లేదా 4 0 0 ఈ విధంగా ఇన్స్టిట్యూట్స్ ఒక ఎలెక్టివ్ కలిగి ఉన్న క్రెడిట్లపై పరిమితులను విధిస్తాయి కొన్ని సంస్థలలో ఎలెక్టివ్ ఏకీకృత ప్రయోగశాలలను కలిగి ఉండవు అన్ని కోర్ కోర్సులు వేరియబుల్ నిర్మాణాలను కలిగి ఉంటాయి మరియు అన్ని ఎలిక్టివ్ కోర్సులు ఒకేలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి ప్రతి ఎలిక్టివ్ తప్పనిసరిగా 3 0 0 ఆ విధంగా పేర్కొనవచ్చు అంటే ఎన్నుకునే కోర్సులతో ఇంటిగ్రేటెడ్ ప్రయోగశాలలు అనుమతించబడవు కొన్ని సందర్భాల్లో వారు అనుమతించవచ్చు ఎలెక్టివ్ ఎంచుకోవచ్చు విద్యార్ధి అభ్యాస పరిధిని విస్తృతం చేయడానికి ఈ Electives సాధారణంగా ఎక్కువ విస్తృత దృక్పథాన్ని ఇవ్వడానికి ఉదాహరణకు కంప్యూటర్ సైన్స్ విద్యార్థి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అందించే ఎలిక్టివ్ను ఎంచుకోవచ్చు అటువంటి బహిరంగ ఎలెక్టివ్ సాధ్యమే అలాగే మరొక అంశం ఏమిటంటే సాధారణంగా కోర్ కోర్సులలో మార్పులు ఎక్కువ కాలం జరుగుతాయి సాధారణంగా కోర్ కోర్సులు ఖరారైన తర్వాత కనీసం ఒక బ్యాచ్ విద్యార్థులు ఒకే నిర్మాణంతో బయటకు వస్తారని భావిస్తున్నారు అనగా నాలుగు సంవత్సరాలు అప్పుడు కోర్ కోర్సులో మార్పు మాత్రమే ఆలోచించబడుతుంది కానీ ఎలిక్టివ్ కోర్సుల్లో మార్పులు ఒక సంవత్సరం నుండి మరో సంవత్సరం వరకు కూడా సంభవించవచ్చు అవి చాలా వేగంగా ఉంటాయి కొత్త ఎలిక్టివ్ ఇవ్వబడవచ్చు మరియు పాత ఎలిక్టివ్ తొలగించబడవచ్చు కంటెంట్ మారవచ్చు ఎలిక్టివ్ లకు సంబంధించి చాలా అవకాశాలు ఉన్నాయి ఎలిక్టివ్ కోర్సుల కోసం రిజిస్ట్రేషన్ చేసే విద్యార్థుల సంఖ్య ఎలిక్టివ్ కోర్సుల రిజిస్ట్రేషన్ అనేక సంస్థలు ఇన్స్టిట్యూట్ ఎలిక్టివ్ డెలివరీ కోసం కనీస సంఖ్యలో రిజిస్ట్రేషన్లను ఉండాలని నిర్దేశిస్తాయి అంటే సెమిస్టర్ ప్రారంభంలో డిపార్ట్మెంట్ అందించే ప్రతిపాదనలు జాబితా చేయబడతాయి మరియు విద్యార్థులు వాటి కోసం నమోదు చేస్తారు మరియు వాస్తవానికి కనీస సంఖ్యలో రిజిస్ట్రన్ట్లు లేకుంటే ప్రారంభ జాబితాలో ఇవ్వబడినవి నిజంగా అమలు కాకపోవచ్చు కాబట్టి ఇన్స్టిట్యూట్ ఎలిక్టివ్ డెలివరీ కోసం కనీస సంఖ్యలో రిజిస్ట్రేషన్లను ఉండాలని నిర్దేశిస్తాయి ఇది 10 లేదా 15 వంటి చిన్న సంఖ్య కావచ్చు ఏ సంఖ్య అయినా మరియు ఒక ఎలిక్టివ్ వాస్తవానికి కనీస సంఖ్యలో రిజిస్ట్రన్ట్లు మాత్రమే ఉండే అవకాశం ఉంది ఆ ఎలిక్టివ్ కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ అదే జరిగితే కోర్సు నిష్క్రమణ సర్వే చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థుల నుండి అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది అందువల్ల అర్ధవంతమైన తీర్మానాలను రూపొందించడం చాలా కష్టం మరియు మీ వద్ద ఉన్న చాలా తక్కువ విద్యార్థుల నుండి చెల్లుబాటు అయ్యే డేటాను పొందడం మరింత సవాలుగా మారుతుంది అటువంటి సందర్భాలలో ఏమి చేయాలో మేము చర్చిస్తాము కానీ ఇవన్నీ ఉన్న అవకాశాలు కొన్ని మాత్రమే వాస్తవానికి అనేక ఇతర వైవిధ్యాలు ఉన్నాయి ఎందుకంటే ఎలిక్టివ్ కోర్సు కోసం కోర్సు నిష్క్రమణ సర్వే రూపకల్పన దాని స్వంత విచిత్రమైన సమస్యలను కలిగి ఉంది చెల్లుబాటు అయ్యే సర్వే డేటాను పొందడం మేము ఇప్పటికే చెప్పినట్లుగా చాలా ముఖ్యమైనది మరియు కోర్ కోర్సులకు సంబంధించి కూడా ఇది ఒక పెద్ద సవాలు కానీ ఎలిక్టివ్ కోర్సులకు సంబంధించి ఇది చాలా సవాలుగా మారుతుంది మొదటి విషయం ఏమిటంటే పిఒలు మరియు పిఎస్ఓల సాధనను లెక్కించడానికి ఎలెక్టివ్ కోర్సులు ఉపయోగించబడనప్పటికీ సర్వే డేటాను సేకరించే ప్రక్రియ కఠినంగా ఉండాలి Electives లలో నాణ్యమైన అంశాలకు సంబంధించి మనం తేలికగా ఉండకూడదు కాబట్టి సర్వే డేటాను సేకరించే ప్రక్రియ కోర్ కోర్సుల మాదిరిగానే ఎలిక్టివ్ కోర్సులతో కఠినంగా ఉండాలి ఎలిక్టివ్ కోర్సు కోసం రిజిస్ట్రన్ట్ చేసిన వారి సంఖ్య తక్కువగా ఉంటే మరింత వివరంగా సర్వే ఫారం కలిగి ఉండటం అవసరం సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున మేము ఎక్కువ ప్రశ్నలు అడగకపోతే అర్ధవంతమైన మరియు చెల్లుబాటు అయ్యే డేటాను పొందలేము మరింత సమాచారాన్ని సేకరించేందుకు ప్రశ్నలు మరింత వివరంగా తద్వారా మేము ఈ సర్వే డేటా నుండి చెల్లుబాటు అయ్యే తీర్మానాలను తీసుకోవచ్చు ఎలెక్టివ్ కోర్సు కోసం రిజిస్ట్రన్ట్ చేసిన వారి సంఖ్య తక్కువగా ఉంటే మరింత వివరంగా సర్వే ఫారం కలిగి ఉండటం అవసరం విద్యార్థులు సుముఖంగా ఉంటే ఎలిక్టివ్ కోర్సులకు సంబంధించి మరింత డేటాను పొందడానికి నిష్క్రమణ ముఖాముఖి పరస్పర చర్య చేయవచ్చు

తదుపరిసారి ఎలిక్టివ్ కోర్సు యొక్క విషయాలలో చిన్న మార్పులు ఉండవచ్చు కాబట్టి సర్వే డేటా యొక్క మరింత వివరణాత్మక విశ్లేషణ తదుపరిసారి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సర్వే డేటా యొక్క విశ్లేషణ ప్రతి CO కి ప్రత్యేకంగా ఉండాలి తద్వారా తదుపరిసారి చిన్న మార్పులు ఉన్నప్పటికీ సర్వే డేటా నుండి సేకరించిన సమాచారంలో ఎక్కువ భాగాన్ని మనం ఉపయోగించవచ్చు కొన్ని మార్పులు ఉన్నప్పటికీ తదుపరిసారి ఎలిక్టివ్ డెలివరీ చేయడానికి తీర్మానాలు ఇప్పటికీ ఉపయోగపడతాయి కాబట్టి తదుపరిసారి ఉపయోగపడటానికి సర్వే డేటా యొక్క మరింత వివరణాత్మక విశ్లేషణను నమోదు చేయాలి వాస్తవానికి తదుపరిసారి అందించే ఎలిక్టివ్ కోర్సులో ఎటువంటి మార్పులు లేకపోతే అది మంచిది ఎలెక్టివ్ కోర్సులో కొన్ని చిన్న మార్పులు ఉన్నప్పటికీ మరింత వివరణాత్మక విశ్లేషణ డేటా ఉపయోగకరంగా ఉండటానికి సహాయపడుతుంది ఎలెక్టివ్ కోర్సుల యొక్క వాస్తవ నిష్క్రమణ సర్వే మనం పరిశీలిస్తే కోర్సు నిష్క్రమణ సర్వేలపై మునుపటి యూనిట్లో చర్చించిన అన్ని ప్రశ్నలు ఎలెక్టివ్ కోర్సుకు కూడా వర్తిస్తాయి ఎన్నుకునే కోర్సులకు సాధ్యమయ్యే కొన్ని సాధారణ అదనపు ప్రశ్నలు మేము చర్చించగలము "ఇది అందించే సెమిస్టర్ తగినది" నేను చెప్పినట్లుగా కొన్ని electives సెమిస్టర్ నిర్దిష్టమైనవి కాబట్టి ఇది ఒక నిర్దిష్ట సెమిస్టర్లో అందిస్తే అది సరైనదని విద్యార్థులు భావిస్తున్నారా ఈ ఎలిక్టివ్ కోర్సు ముందస్తు జ్ఞానానికి సంబంధించి ఇది ఉంటుంది ఇది మునుపటి సెమిస్టర్లో ఇప్పటికే కవర్ చేయబడిందా మరియు ఎలెక్టివ్ కోర్సు యొక్క అధునాతనం ఇది ఆ సెమిస్టర్లో విద్యార్థుల నుండి ఆశించిన మెచ్యూరిటీ స్థాయికి అనుగుణంగా ఉందా కాబట్టి ఈ అన్ని పరిశీలనల నుండి "ఇది సముచితమా ఈ electivesను అందించే సెమిస్టర్ ఇది సముచితమా " లేదా తరువాతి సెమిస్టర్ లేదా అంతకుముందు సెమిస్టర్లో తప్పక అందించాలని విద్యార్థులు భావిస్తే మేము ఈ అంశాలపై సమాచారాన్ని పొందవచ్చు "కోర్సు అధ్యయనం యొక్క కార్యక్రమానికి సంబంధించినది" ఇది ప్రత్యేకించి ఒక కోర్సు కు నిర్దిష్ట ఎలిక్టివ్ అయితే ఇది అధ్యయన కార్యక్రమానికి సంబంధించినదా అని మేము అడగవచ్చు ఎలెక్టివ్ కూడా ప్రయోగశాల భాగాన్ని కలిగి ఉంటే బాగుండేది కొన్ని ఎలిక్టివ్ కోర్సులు అవి థియరీ కోర్సులుగా అందించబడుతున్నప్పటికీ వాస్తవానికి ప్రయోగశాలతో పాటు బాగా బోధించబడతాయి కాబట్టి ఆ విషయాన్ని బాగా నేర్చుకోవడంలో ప్రయోగశాల సహాయపడుతుందని విద్యార్థులు గట్టిగా భావిస్తే ఆ అంశానికి సంబంధించి మనం ఏదైనా ప్రణాళిక చేసుకోవాలి కాబట్టి ఈ ప్రశ్న బోధకుడిని కొద్దిగా భిన్నమైన పద్ధతిలో అమలు చేయడానికి ప్లాన్ చేస్తుంది ఎలెక్టివ్ యొక్క విలువ కూడా ప్రయోగశాల భాగాన్ని కలిగి ఉంటే బాగుండేది "ఎలెక్టివ్ కోర్సులో గణనీయంగా కొత్త అభ్యాస సామగ్రి ఉంది" ఈ ఎలిక్టివ్ కోర్సులో అందించిన పదార్థం ఒకదానితో ఒకటి కలుపుకొని ఎలెక్టివ్ కోర్సుగా అందిస్తే అది విద్యార్థుల అభ్యాసానికి గణనీయంగా తోడ్పడదు కాబట్టి ఆ ఎలిక్టివ్ కోర్సులో అందించిన పదార్థం గణనీయంగా కొత్త అభ్యాస సామగ్రి కాదా లేదా కొన్ని ఇతర ఎలిక్టివ్ కోర్సులలో ఎక్కువ లేదా తక్కువగా ఇప్పటికే చర్చించబడినది కాదా అని అడగవచ్చు ఎలెక్టివ్ కోర్సు ప్రస్తుత సాంకేతికతతో వ్యవహరిస్తుంది ఇది కూడా ముఖ్యం తాజా సమస్యలు సాంకేతిక పరిజ్ఞానం యొక్క తాజా పరిణామాలతో వ్యవహరిస్తుంది "అందించిన అభ్యాస సామగ్రి సంబంధితమైనది" ప్రత్యేకించి ఎన్నుకోబడినది సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఇటీవలి పరిణామాలతో ఉంటే అభ్యాస సామగ్రి విద్యార్థులకు సులభంగా అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి అందించిన అభ్యాస సామగ్రి సంబంధితమైనది మరియు సులభంగా ప్రాప్తి చేయగలదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం మేము చర్చించినట్లుగానే ఒక కోర్సును థియరీ కోర్సుగా మాత్రమే అందిస్తున్నప్పటికీ విద్యార్థులకు ఒక రకమైన ప్రయోగశాల అనుభవాన్ని అందించినట్లయితే నేర్చుకోవడం మంచిది కాబట్టి ఒక కోర్సు స్వచ్ఛమైన సిద్ధాంత కోర్సు అయినప్పటికీ తగిన ప్రయోగశాల ప్రయోగాల గురించి తరగతి గదిలో కూడా కొన్ని ప్రదర్శనలు ఇవ్వడం సాధ్యమే లేదా విద్యార్థులను ప్రయోగశాలకు తీసుకువెళ్ళి కొన్ని విషయాలను తగిన ప్రయోగశాల ప్రయోగాల ద్వారా విశదీకరిస్తే అది సహాయపడుతుంది ఒకవేళ ఆ దృష్టాంతంలో ఉంటే "కోర్సులో చర్చించిన విషయాలను అన్వేషించడానికి ప్రయోగశాలలలో సంబంధిత సాధనాలు అందుబాటులో ఉన్నాయా " ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సు అయితే సంబంధిత ప్రయోగశాల ఉంటుంది 3 0 0 కోర్సు వంటి స్వచ్ఛమైన థియరీ కోర్సు కూడా ప్రయోగశాలలోని పదార్థాన్ని అన్వేషించే అవకాశం ఉన్నందున ప్రయోజనం పొందవచ్చు సంబంధిత సాధనాలు అందుబాటులో ఉంటే అది విద్యార్థులను బాగా నేర్చుకోవడంలో సహాయపడుతుంది కాబట్టి మనం ప్రశ్న అడగవచ్చు "కోర్సులో చర్చించిన విషయాలను అన్వేషించడానికి ప్రయోగశాలలలో సంబంధిత సాధనాలు అందుబాటులో ఉన్నాయా" కోర్సు ఒక సిద్ధాంత కోర్సు అయినప్పటికీ అడగవచ్చు స్ట్రీమ్ బేస్ ఎలిక్టివ్స్ విషయంలో స్ట్రీమ్ తార్కికంగా పొందికగా మరియు బాగా నిర్మాణాత్మకంగా ఉందా అని మనం అడగవచ్చు స్ట్రీమ్లో ప్రారంభ భాగం విద్యార్థులకు చెల్లుబాటు అయ్యే మరియు ఉపయోగకరమైన డేటాను అందించడం కష్టం కానీ ఇది స్ట్రీమ్లోని చివరి ఎలిక్టివ్ కోర్సు అయితే స్ట్రీమ్ తార్కికంగా పొందికగా ఉందా మరియు బాగా నిర్మాణాత్మకంగా ఉందా లేదా అనే దానిపై విద్యార్థులు తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి మంచి స్థితిలో ఉండవచ్చు మరియు బహిరంగ ఎలిక్టివ్స్ సంబంధించి మేము ప్రశ్న అడగవచ్చు "కోర్సు విస్తృత దృక్పథాన్ని పొందడంలో సహాయపడింది" మళ్ళీ ఇది 1 నుండి 5 రేటింగ్ స్కేల్లో ఉంటుంది కాబట్టి ఇది సాధారణంగా విద్యార్థులు బహిరంగ ఎలిక్టివ్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేదానికి సూచన ఇస్తుంది అవి ఏ మేరకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ రకాలు సాధ్యమే వ్యాయామం ఒక కోర్సును రూపొందించండి మీరు బోధించిన ప్రయోగశాల కోర్సు కోసం నిష్క్రమణ సర్వే మీరు బోధించిన ఎలిక్టివ్ కోర్సు కోసం కోర్సు నిష్క్రమణ సర్వేను రూపొందించండి వ్యాయామం యొక్క ఫలితాలను story com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు తదుపరి యూనిట్లో మేము ప్రాజెక్ట్ను పరిశీలిస్తాము ప్రాజెక్ట్ సర్వే యొక్క రూపకల్పన మరియు ఉపయోగాన్ని అర్థం చేసుకోండి కోర్ కోర్సుల కోసం మేము కొన్ని మార్పులతో చర్చించిన కోర్సు ఎగ్జిట్ సర్వే కొన్ని అదనపు పరిగణనలతో ఎలెక్టివ్ కోర్సులు మరియు ప్రయోగశాల కోర్సులకు ఉపయోగించవచ్చు మరియు ప్రాజెక్ట్ విషయానికి వస్తే కొన్ని అదనపు పరిగణనలు వస్తాయి కాబట్టి తరువాతి యూనిట్లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా ఎగ్జిట్ సర్వే రూపంలో ఎలా డిజైన్ చేయాలో మరియు ఉపయోగించాలో చూద్దాం ధన్యవాదాలు